గత సెషన్లో మనము నగదు ప్రవాహ ప్రకటన యొక్క కేసు సంఖ్య 2 గురించి చర్చిస్తున్నాము ఆ సెషన్ను చూడనివారు ఒకసారి వెళ్లి సెషన్ను చూడమని కోరుతూ ఉన్నాను మనము పరిష్కరించే కేసు యొక్క ప్రింటౌట్ను కూడా తీసుకోండి మనము సగం పరిష్కరించాము అక్కడ నుండి కొనసాగుతాము కాని మనము కేసును మరోసారి పరిశీలిస్తాము కాబట్టి ఇది కేశవ్ లిమిటెడ్ కోసం నగదు ప్రవాహ ప్రకటనను సిద్ధం చేయమని అడిగారు ఇప్పుడు మార్చి 2020 లో పి ఎల్ ఖాతా ఇవ్వబడింది అప్పుడు బ్యాలెన్స్ షీట్ గత సంవత్సరం మరియు ఈ సంవత్సరానికి ఇవ్వబడింది లేదా ఓపెనింగ్ బ్యాలెన్స్ మరియు క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి ఇవి బాధ్యతలు ఆస్తులు మరియు ఇప్పుడు ఈ పట్టిక లో సమాచారం ఆధారంగా నగదు ప్రవాహ ప్రకటనను సిద్ధం చేయమని అడిగారు ఇప్పుడు దానిని వర్కింగ్ నోట్గా తయారుచేసే ప్రక్రియగా నేను చేయమని అడిగినది బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రతి వస్తువును తీసుకోండి అప్పుడు P L లో మార్పును గమనించి O I లేదా F గా గుర్తించండి ఆ మార్కింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన పని చాలా సులభం నగదు ప్రవాహం యొక్క వాస్తవ తయారీ కాబట్టి మనము గత సెషన్ లో మార్కింగ్ చేసాము మరోసారి చూడండి కాబట్టి మన బ్యాలెన్స్ షీట్ బాధ్యతలతో ప్రారంభించాము ఇవి గుర్తులు కాబట్టి పి ఎల్ ఖాతా O గా గుర్తించబడింది డిబెంచర్ ఫైనాన్సింగ్ అంశం F రుణదాతలు CACL విభిన్న పన్ను బాధ్యత O ఆస్తులు పరికరాలు మరియు దీర్ఘకాలిక పెట్టుబడులు I మరియు వివిధ రుణగ్రహీతలు CACL బ్యాంక్ బ్యాలెన్స్ ఇది నగదు మరియు నగదు సమానమైన వస్తువు కాబట్టి దీనిని C అని గుర్తించాలి ఇది నగదు ప్రవాహ ప్రకటనలో ప్రవాహంగా చూపబడదు ఇప్పుడు పి మరియు ఎల్ అమ్మకాలు లేదా సేవల నుండి వచ్చే ఆదాయం వంటి పి ఎల్ అంశాలు నగదు ప్రవాహంలో చూపబడవు కాబట్టి సర్దుబాటు లేదు అని నేను ఇక్కడ వ్రాశాను లేదా నగదు ప్రవాహం యొక్క అంశం లేదని మీరు చెప్పగలరు పెట్టుబడి అమ్మకంపై లాభం వంటి వస్తువులకు రెండు సర్దుబాట్లు ఉంటాయి ఇది పెట్టుబడికి సంబంధించినది ఇది I లాభం ఉంది డబ్బు అలా వస్తోంది ఇది ప్లస్ కానీ ఇది O లో రెండవ ప్రభావాన్ని కలిగి ఉంది గుర్తుంచుకోండి O ఎందుకంటే ఇది ఇప్పటికే P L లలో జతచేయబడినందున మనము దానిని P L నుండి తొలగించాలనుకుంటున్నాము ఇది రోజువారీ కార్యకలాపాలు కాదు కాబట్టి మనము దానిని O నుండి తగ్గిస్తాము అందుకే నేను దీనిని I మరియు O గా గుర్తించాను మరియు ప్లస్ మరియు మైనస్ సరే ఈ ప్లస్ మరియు మైనస్ మొదలైనవి నగదు ప్రవాహంలో వ్రాయబడవు కాని ఇది నగదు ప్రవాహాన్ని చేయడంలో దాన్ని పొందడంలో మనకు సహాయపడుతుంది ఇప్పుడు ఇవన్నీ P L లోని వ్యయ వస్తువులు కాబట్టి రోజువారీ వస్తువులు వినియోగం తయారీ వేతనాలు సాధారణ ఖర్చులు NA కానీ తరుగుదల ఇది నగదు రహిత ఖర్చు కాబట్టి O ప్లస్ ప్లస్ టాక్సేషన్ OO యొక్క డిబెంచర్ల జారీపై డిస్కౌంట్ ఎందుకంటే ఇది ఆపరేటింగ్ ఐటెమ్ల కిందకు రెండుసార్లు వస్తుంది ఒక సారి ప్లస్ మరియు మరోసారి మైనస్ తాత్కాలిక డివిడెండ్ FO ప్లస్ మరియు మైనస్ మీకు ఇంకా అర్థం కాకపోతే దయచేసి రెండు మూడు సార్లు చదవండి ఇది చాలా ముఖ్యం అది పూర్తయిన తర్వాత మిగిలిన పని చాలా సులభం ఇప్పుడు దీని ఆధారంగా మనము నగదు ప్రవాహ ప్రకటన తయారీకి వెళ్ళాము మొదటి భాగం ఆపరేటింగ్ కార్యకలాపాలు దీనికి నిర్దిష్ట ఆకృతి ఉంది కాబట్టి దయచేసి రెండు మూడుసార్లు ఫార్మాట్ ని బాగా చదవండి మనము పన్ను తర్వాత నికర లాభం పన్ను ముందు నికర లాభం లెక్కించి ఆపై కొన్ని వస్తువులకు సర్దుబాట్లు చేస్తాము ఇప్పుడు నగదు ప్రవాహ ప్రకటన తయారీకి వెళ్దాము NPAT ను లెక్కించడానికి నిలుపుకున్న ఆదాయాల తో ప్రారంభించి మధ్యంతర డివిడెండ్ అందించిన పన్నులను జోడించండి మనకు NPBT వచ్చింది తరువాత తరుగుదల మరియు తగ్గింపు మరియు డిబెంచర్లు జోడించబడ్డాయి గుర్తుంచుకోండి ఇవి నగదు రహిత వస్తువులు అవి నగదును తీసుకురాలేదు కాని దాని కోసం మనము నగదు చెల్లించనందున మనము దానిని జతచేస్తున్నాము ఎందుకంటే ఇది పరోక్ష పద్ధతి అప్పుడు పెట్టుబడి అమ్మకంపై లాభం తగ్గించబడుతుంది కాబట్టి మనము కార్యకలాపాల నుండి 34600 రూపాయల నిధులను పొందుతాము వీటికి మనము పని మూలధన వస్తువులు లేదా CA మరియు CL వస్తువులకు సర్దుబాటు చేస్తాము ఇప్పుడు రుణగ్రహీతలు రుణగ్రహీత యొక్క తగ్గింపును తగ్గించారు అంటే వారు మనకు డబ్బు చెల్లించారు అది జోడించబడింది రుణదాతలు కూడా తగ్గారు ఇప్పుడు రుణదాతలకు వారు తగ్గడానికి మనము వారికి డబ్బు చెల్లిస్తాము రుణదాతల తగ్గింపు బ్రాకెట్లో ఉంది కాబట్టి ఇది అవుట్ ఫ్లో సరే కాబట్టి CA మరియు CL గమ్మత్తైనవి వాటిని ట్రాక్ చేయండి గత సెషన్ లో నేను మీకు చెప్పినదాన్ని మరోసారి గుర్తు చేస్తాను CL విషయంలో ఇది సులభం CL కి అదనంగా ప్రస్తుత బాధ్యతలు పెరిగితే నగదు కూడా పెరుగుతుంది CL లో ప్రస్తుత బాధ్యతలు తగ్గితే నగదు కూడా తగ్గుతుంది అని మీరు గుర్తుంచుకోండి మరింత సరళంగా మీరు నగదు మరియు సిఎల్ ఒకరితో ఒకరు ఆప్యాయత కలిగి ఉన్నారని గుర్తుంచుకోవచ్చు అవి కలిసి వెళ్తాయి అయితే నగదు మరియు సిఎ పోటీ పడుతున్నాయి అవి వ్యతిరేక దిశలో వెళ్తాయి కేవలం ఇది గుర్తుంచుకోండి CL మరియు CA వ్యతిరేక దిశలో వెడతాయి ఇప్పుడు రుణగ్రహీతలు మరియు రుణదాతలను సర్దుబాటు చేసిన తరువాత మనము కార్యకలాపాల నుండి వచ్చే నగదును పొందుతాము కాని పన్నుకు ముందు కాబట్టి నేను దీనిని 29300 BT గా గుర్తించాను ఇప్పుడు చెల్లించిన ఆదాయపు పన్నును 1000 గా తగ్గించాలి ఇప్పుడు మీకు 1000 ఎక్కడ నుండి వచ్చింది 1000 ఎక్కడా ఇవ్వబడలేదు కాని మనము P L కి వెళ్తాము అక్కడ రెండు గణాంకాలు ఉన్నాయి మీరు కేటాయించిన పన్నులు 6000 అని మీరు ఇక్కడ P L లో చూడవచ్చు వాస్తవ చెల్లింపు జరిగిందా లేదా మనకు తెలియదు కానీ P L ఖాతా లో పన్ను వసూలు చేయబడింది అందులో మనం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళవలసి వచ్చింది మీరు బ్యాలెన్స్ షీట్ లో బాధ్యత చూస్తే విభిన్న పన్ను బాధ్యత అని పిలువబడే ఒక అంశం ఉంది మరియు అది 7000 నుండి 12000 కి పెరిగింది అంటే 5000 పెరుగుదల ఉంది ఇవి కేటాయించి న పన్నులు కాని చెల్లించబడవు విభిన్న పన్ను అంటే మీకు గుర్తుందా పేరు సూచించినట్లుగా విభిన్నమైనది అని అర్థం ఇది ఈ సమయ వస్తువు కానీ ప్రస్తుత సంవత్సరంలో చెల్లించాల్సిన ఏ పన్నునైనా తరువాత చెల్లించాలి ప్రస్తుత సంవత్సరంలో చెల్లించాలంటే దానిని ప్రస్తుత పన్ను అని పిలుస్తారు ప్రస్తుత సంవత్సరంలో చెల్లించనప్పటికీ 2 3 4 సంవత్సరాల తరువాత చెల్లించాల్సి ఉంటే దానిని విభిన్న పన్నుగా పిలుస్తారు ఇప్పుడు విభిన్న పన్ను బాధ్యత 5000 కు పెరిగింది దీనిని O గా గుర్తించాము కాబట్టి P L ఖాతా లో మీరు చూసినట్లుగా సంవత్సరానికి మొత్తం 6000 పన్ను లో 5000 విభిన్న పన్ను ఉంది అంటే 5000 పన్ను తరువాత చెల్లించబడుతుంది ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రస్తుత సంవత్సరంలో 6000 మైనస్ 5000 అంటే వెయ్యి చెల్లించబడుతుంది ఇక్కడ నేను బ్రాకెట్ లో 6 మైనస్ 5 చూపించాను లేదా మీరు 6000 మైనస్ 5000 అని చెప్పవచ్చు కనుక ఇది 1000 మీకు అర్థం అవుతుందా కాబట్టి మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసినది ఏమిటంటే పన్ను రెండుసార్లు వస్తుంది మొదట కేటాయించిన పన్ను పన్ను తరువాత నికర లాభానికి జోడిస్తాము ఎందుకంటే ఇది ప్రస్తుత సంవత్సరానికి వసూలు చేయబడుతుంది మరియు వాస్తవానికి చెల్లించబడినది తీసివేయబడుతుంది అందువల్ల పన్నులను నగదు ప్రవాహంలో రెండుసార్లు చూపించవలసి ఉంటుంది ఎందుకంటే కేటాయించబడిన పన్ను చెల్లించబడదు మరియు జోడించబడాలి మరియు వాస్తవానికి చెల్లించబడినది తీసివేయబడుతుంది ఎందుకంటే ఇది అవుట్ ఫ్లో ని సూచిస్తుంది మరియు ప్రభుత్వం కూడా పన్ను కేటాయింపులు మరియు వాస్తవ చెల్లింపులను ట్రాక్ చేయాలనుకుంటుంది ఫార్మాట్లో ప్రత్యేకంగా ఈ అంశాలను రెండుసార్లు చూపించడానికి ఇది కూడా ఒక కారణం మీరు నికర ప్రభావాన్ని చూపించలేరు మీరు 6000 ని జోడించి 1000 తగ్గించాలి ఇది ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి నికర నగదు ప్రవాహాన్ని ఇచ్చే చివరి అంశం ఇది ప్లస్ 28300 అంటే సానుకూల నగదు ప్రవాహం కాబట్టి కంపెనీకి సాధారణ వ్యాపార కార్యకలాపాల నుండి 28300 నగదు వచ్చింది ఇప్పుడు ఇది కొంచెం క్లిష్టంగా ఉంది మిగిలినది చాలా సులభం తదుపరిది పెట్టుబడి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కు వెళ్ళండి మనము చాలా వస్తువులను I వస్తువులను తీసుకొని ఇక్కడ ఉంచండి ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్కు తిరిగి వెళ్తాము బ్యాలెన్స్ షీట్ లో దీర్ఘకాలం పెట్టుబడి వస్తువు ఉందని మీకు గుర్తుందా నేను దాన్ని మైనస్ 2000 అని మార్కు చేశాను మైనస్ అంటే దీర్ఘకాలం పెట్టుబడి 5000 నుండి 3000 కి పడిపోయింది కాబట్టి మనము పెట్టుబడిని విక్రయించాము మరియు 2000 ను అందుకున్నాము కాని మనము ఈ 2000 ను నగదు ప్రవాహంలో నేరుగా వ్రాయలేము ఎందుకంటే పెట్టుబడి అమ్మకంలో కొంత లాభం లేదా నష్టం ఉంటుంది మీకు అర్థమవుతుందా కాబట్టి P Lలో ఈ 2000 ప్లస్ ఎలా చూపించారు P L లో 2000 పెట్టుబడి అమ్మకంపై లాభం అని పిలువబడే ఒక అంశం ఉంది మనము దానిని I O ప్లస్ మైనస్ గా మార్కు చేసాము చూడండి నేను ప్లస్ కాబట్టి 2000 రూపాయలు పెట్టుబడి ఖర్చుతో పాటు 2000 రూపాయల లాభం మొత్తం అమ్మకపు విలువ 4000 మీకు అమ్మకపు విలువ ఇవ్వబడలేదు మనము అమ్మకపు విలువను లెక్కించాలి కాబట్టి పెట్టుబడి 2000 ప్లస్ 2000 అమ్మకంపై లాభం మొత్తం 4000 సంవత్సరానికి సానుకూల నగదు ప్రవాహం మీకు అర్థమవుతుందా తదుపరిది పరికరాల కొనుగోలు మీరు బ్యాలెన్స్ షీట్కు వెళితే 21000 పరికరాలు 55600 కు పెరుగుతున్నాయి అంటే 34600 పెరుగుదల మనము దానిని I గా గుర్తించాము ఇది కొనుగోలును సూచిస్తుంది అర్థం అవుతున్నదా కానీ ఇది అసలు కొనుగోలు మొత్తం కాకపోవచ్చు కొనుగోలు వలన పెరుగుదల ఉంటుంది అలాగే తరుగుదల కారణంగా విలువ తగ్గుతుంది కాబట్టి మనము కొనుగోలు ప్రభావం తరుగుదల ప్రభావం రెండింటినీ పరిగణించాలి మరియు నికర ప్రభావం ఈ 34600 అవుతుంది మనం ఇప్పుడు పరికరాల కొనుగోలు మొత్తాన్ని లెక్కిద్దాం లెక్క చేస్తే 39600 వస్తుంది ఇది ఎలా వస్తుంది మీరు ఊహించగలరా చూడండి నికర ప్రభావం 34600 మరియు మీరు P మరియు L కి వెళితే 5000 తరుగుదల ఉంది కాబట్టి 34600 ప్లస్ 5000 మీకు 39600 లభిస్తుంది నేను ఇక్కడ పరికరాల ఖాతాను కూడా చూపించాను లెడ్జర్ ఖాతాలతో పరిచయం ఉన్నవారు ఖాతాను చూడండి ప్రారంభ బ్యాలెన్స్ 21000 ముగింపు బ్యాలెన్స్ 55000 తరుగుదల కారణంగా తగ్గింపు 5000 కొనుగోలు ఎంత అని మనకు తెలియదు మొత్తం 34600 ప్లస్ 5000 తగ్గింపు ఉందని మాత్రమే తెలుసు అంటే 39600 కొనుగోలు కోసం నగదు బ్యాంక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ చేసినట్లుగా మీరు ఒక ఖాతాను తయారు చేసుకోండి లేదా మీరు వర్కింగ్ నోట్ చేయవచ్చు కానీ ఈ మొత్తం 39600 రావాలి ఇది బ్రాకెట్లో ఉంది ఎందుకంటే ఇది ఒక మైనస్ ఇది నగదు ప్రవాహంలో తగ్గింపు మీకు అర్థం అవుతున్నదా కాబట్టి పెట్టుబడి పెట్టే రెండు అంశాలు ప్లస్ 4000 మరియు మైనస్ 39600 అప్పుడు మనకు పెట్టుబడి కార్యకలాపాల నుండి నికర నగదు ప్రవాహం 35600 వస్తుంది అర్థం అవుతున్నదా మనకు ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి వచ్చిన నగదు 28300 ఇది ప్లస్ 28300 అంటే సానుకూల నగదు ప్రవాహం దీన్ని క్యాష్ ఫ్లో ప్రకటనలో జోడించవచ్చు పెట్టుబడి కార్యకలాపాలకు పెట్టుబడి పెట్టిన నగదు 35600 ఇది మైనస్లో ఉంది దీన్ని క్యాష్ ఫ్లో ప్రకటనలో తగ్గించాలి ఇప్పుడు మూడవ శీర్షిక ఫైనాన్సింగ్ కార్యాచరణ కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో ఎఫ్ రకం వస్తువులను చూడండి బ్యాలెన్స్ షీట్ లో సాధారణంగా మీరు బాధ్యతల వైపు చూడవలసి ఉంటుంది ఎందుకంటే అక్కడ మీరు ఎఫ్ వస్తువులను పొందుతారు అక్కడ డిబెంచర్ అనే ఒకే వస్తువు ఉంది దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ 10000 మరియు క్లోజింగ్ బ్యాలెన్స్ 27000 ఉంది అంటే 17000 పెరుగుదల మాత్రమే ఉంది అంటే ప్లస్ 17000 F కాబట్టి ఇది దేనిని సూచిస్తుంది ఫైనాన్సింగ్ ప్రవాహం మేము డిబెంచర్లను జారీ చేస్తాము కాబట్టి మాకు నగదు వచ్చింది మరియు మేము డిబెంచర్లను ఇచ్చాము అర్థం అవుతున్నదా కాబట్టి సానుకూల నగదు ప్రవాహం 17000 కానీ 17000 నగదు ప్రవాహంలో నేరుగా వ్రాయవద్దు ఎందుకంటే P L లో ఇంకేదైనా అంశం ఉండవచ్చు మీరు P మరియు L లలో గుర్తుంచుకుంటే డిబెంచర్ల జారీపై డిస్కౌంట్ అని పిలువబడే ఒక అంశం ఉంది మనము దానిని OF ప్లస్ అని గుర్తించాము ఇది ఎఫ్ ఎందుకంటే 3000 డిబెంచర్ ఇష్యూకు సంబంధించినది ఇది ఫైనాన్సింగ్ అంశం 17000 ముఖ విలువ ఉన్న డిబెంచర్లు 3000 డిస్కౌంట్ చేసి జారీ చేయబడ్డాయి అంటే కంపెనీ 17000 అందుకోలేదు కంపెనీకి 17000 మైనస్ 3000 వచ్చింది అంటే 14000 ఇది డిబెంచర్ల నుండి వచ్చిన నగదు ప్రవాహం మీకు అర్థం అవుతున్నదా కాబట్టి డిబెంచర్ల ఇష్యూ 17000 మైనస్ 3000 14000 గా నేను ఇక్కడ వ్రాశాను అర్థమైందా కాబట్టి బ్యాలెన్స్ షీట్లో ఒక అంశం మాత్రమే ఉంది కానీ పి మరియు ఎల్ లలో ఒక అంశం ఉంది అంటే మనం గుర్తించిన ఈ మధ్యంతర డివిడెండ్ ఎఫ్ఓ మైనస్ ప్లస్ F అంటే ఏమిటి ఎందుకంటే డివిడెండ్ ఎల్లప్పుడూ ఫైనాన్సింగ్ చర్య మేము వాటాలను జారీ చేసాము మరియు వాటాదారులకు డివిడెండ్ అదే సంవత్సరంలో ఇస్తున్నాము కాబట్టి దీనిని తాత్కాలిక డివిడెండ్ అంటారు అంటే ఇది ప్రకటించబడింది మరియు చెల్లించబడింది ఈ మొత్తం 5000 అని చూడండి ఈ 5000 ను పి ఆపరేటింగ్లో జోడించాము మరియు ఫైనాన్సింగ్లో దాన్ని తగ్గిస్తాము అర్థమైందా కాబట్టి ఫైనాన్సింగ్లో రెండు వస్తువులు ఉన్నాయి డిబెంచర్లు మరియు చెల్లించిన మధ్యంతర డివిడెండ్ అంటే ప్లస్ 14000 మైనస్ 5000 కాబట్టి ఫైనాన్సింగ్ కార్యకలాపాల నుండి నికర నగదు ప్రవాహం 9000 కాబట్టి మీకు ఇప్పుడు మూడు శీర్షికలు మొత్తం వచ్చాయి 28300 ప్లస్ మైనస్ 35600 ప్లస్ 9000 కాబట్టి నికర నగదు పెరుగుదల ఇది మొత్తం O ప్లస్ I ప్లస్ F అంటే 1700 మీకు అర్థం అవుతున్నదా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోని బ్యాలెన్స్తో దీన్ని క్రాస్ చెక్ చేయవచ్చు కాబట్టి దీనికోసం మనము ప్రారంభంలో నగదు మరియు నగదు సమానమైన 5000 నగదు మరియు చివరిలో నగదు సమానమైన 6700 ను చేర్చుతాము కాబట్టి అది సమం అయ్యిందా ఇప్పుడు ఈ 5000 మరియు 6700 మనకు లభించిన చోట నుండి బ్యాలెన్స్ షీట్కు తిరిగి వెళ్తాము బ్యాలెన్స్ షీట్ లో బ్యాంక్ అని ఒక అంశం ఉందని చూడండి దీనిని మనము C అని గుర్తించాము మరియు ఈ 1700 ఇన్ఫ్లో లేదా అవుట్ ఫ్లో కాదని చర్చించాము ఇది బ్యాలెన్స్ లో మార్పు మాత్రమే వాస్తవానికి నగదు ప్రవాహ ప్రకటనలో నగదు మరియు నగదు సమానమైన మార్పులతో ఈ మొత్తం సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి మనము మొత్తం నగదు ప్రవాహ ప్రకటనను లెక్కిస్తున్నాము కాబట్టి అన్ని ఇతర మార్పులు కలిసి 1700 ఇది బ్యాంకు బ్యాలెన్స్ లో మార్పుతో సరిపోతుంది అంటే మన స్టేట్మెంట్ సరైనది ఇది సమం అయింది మీకు అర్థం అవుతుందా కాబట్టి 1700 ప్లస్ 5000 మనకు 6700 లభిస్తుంది ఇప్పుడు ఇంతటితో అయిపోలేదు ఇంకా ఉంది ఇప్పుడు నగదు మరియు నగదు సమానమైన వాటికి వెళ్ళండి మనము ఒక సయోధ్య ప్రకటన చేయాలి ప్రారంభంలో మరియు చివరిలో నగదు మరియు నగదు సమానమైన వాటిని చూడండి ఇక్కడ మనకు ఒకటి మాత్రమే ఉంది ఈ సమస్య లో ఒక అంశం మాత్రమే ఉంది అయితే కొన్నిసార్లు రెండు మూడు వస్తువులు నగదు మరియు నగదు సమానమైనవి ఉండవచ్చు కాబట్టి వాటిని మొత్తం తీసుకోండి కాబట్టి బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 5000 క్లోజింగ్ బ్యాలెన్స్ 6700 మొత్తం 6700 మైనస్ 5000 1700 పరికరాలు వర్కింగ్ నోట్ లో రాసాము కాబట్టి ఫార్మాట్ ప్రకారం మొత్తం నగదు ప్రవాహ ప్రకటన ఆపరేటింగ్ ఐటెమ్తో ప్రారంభమవుతుంది ఆపరేటింగ్ వస్తువులను ఇక్కడ చూపించండి ఆపై పెట్టుబడి వస్తువులను చూపించండి తరువాత ఫైనాన్సింగ్ వస్తువులను చూపించండి వాటికి ఓపెనింగ్ మొత్తాన్ని జోడించండి క్లోజింగ్ మొత్తాన్ని తీసివేయండి మరియు నగదు రహిత నగదు మరియు నగదు సమానమైన వాటి సయోధ్యను చూపించండి ఇంతటితో మన నగదు ప్రవాహ ప్రకటన ముగిసింది ఇది స్పష్టంగా ఉందా ఇప్పుడు మనము ఫైనాన్సింగ్ కోణం నుండి కొంచెం చర్చిస్తాము మీ వ్యాఖ్యలు ఏమిటి ఇది కంపెనీకి మంచి నగదు ప్రవాహ ప్రకటననా ఇది బాగా నడుస్తున్న సంస్థను సూచిస్తుందా ఈ మూడు మొత్తాల నుండి మీకు ఏమి అనిపిస్తుంది నిర్వహణ కార్యకలాపాలు నుండి నగదు ప్రవాహం సానుకూలంగా ఉండటం ఇది మంచి సంకేతమా వాస్తవానికి దీనికి సమాధానం అవును మనము నగదు పొందుతున్నాము దానిలో చెడు ఏముంది సాధారణ వ్యాపారం నుండి 28300 ఉత్పత్తి అయ్యింది మీరు ఇక్కడ చూడవచ్చు ఇది చాలా మంచి సంకేతం ఇది వ్యాపారం యొక్క బలాన్ని చూపుతుంది ఇప్పుడు పెట్టుబడిలో ప్రతికూల నగదు ప్రవాహం ఉంది ఇది మంచి సంకేతమా మనము నగదు ఇస్తున్నాము నగదు బయటకు వెళ్తోంది ఇది మంచి సంకేతమా మన నగదు వెలుపల వెళ్ళడం మంచి సంకేతం కాదు కానీ వాస్తవానికి ఇది సానుకూల సంకేతం ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టకపోతే వ్యాపారం ఎలా పెరుగుతుంది కాబట్టి కంపెనీ 28300 నగదును ఉత్పత్తి చేస్తుందని మీరు చూడవచ్చు మరియు వారు కొత్త పరికరాల కొనుగోలులో పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి మీరు సంస్థ యొక్క ఆరోగ్యకరమైన వృద్ధిని కోరుకుంటే కంపెనీ నిరంతరం కొత్త పరికరాలు కొత్త సాఫ్ట్వేర్ కొత్త టెక్నాలజీ లేదా కనీసం కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలి కాబట్టి వారు ఇక్కడ కొన్ని పాత పెట్టుబడులను లాభం వద్ద విక్రయించారని మీరు చూడవచ్చు ఇది మంచి సంకేతం మరియు కొత్త పరికరాలలో వారు పెట్టిన మొత్తం డబ్బు వారికి రాబోయే సంవత్సరాలలో వస్తుంది ఇది ఎక్కువ లాభాలు మరియు ఎక్కువ నగదు ప్రవాహాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పెట్టుబడి కార్యకలాపాల యొక్క ప్రతికూల నగదు ప్రవాహం చెడ్డది కాదని గుర్తుంచుకోండి వాస్తవానికి అది సానుకూలంగా ఉంటే ప్రతికూలం అవుతుంది అంటే మీరు మీ ప్రస్తుత ఆస్తిని అమ్ముతున్నారు అది మంచిది కాకపోవచ్చు కొత్త ఆస్తులు సృష్టించబడుతుంటే మంచిది కాబట్టి పెట్టుబడి కార్యకలాపాలలో ప్రతికూల నగదు ప్రవాహం ఆరోగ్యకరమైనది తదుపరిది ఫైనాన్సింగ్ ఫైనాన్సింగ్ ప్లస్ 9000 ఇది మంచిదా పాజిటివ్ గా ఉండాలా నెగటివ్గా ఉండాలా వాస్తవానికి రెండూ ఫైనాన్సింగ్లో మంచి సంకేతాలే ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ డివిడెండ్ చెల్లింపుల వల్ల నగదు ప్రతికూలంగా ఉంటుంది ఎందుకంటే 5000 వాటాదారులకు చెల్లించారు ఇది సానుకూల సంకేతం సంస్థ వృద్ధి చెందాలంటే ఇది అవసరం కాబట్టి డిబెంచర్ల ద్వారా వారు కొంత కొత్త డబ్బును సేకరించారని మీరు ఇక్కడ చూడవచ్చు ఆ 14000 పాక్షికంగా పెట్టుబడి కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగించబడింది పాక్షికంగా ఇది ఆపరేటింగ్ ప్రవాహాల నుండి వచ్చింది మరియు కొంతవరకు దీని నుండి వచ్చింది కాబట్టి ఈ 9000 సానుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఇది ఆరోగ్యకరమైన సంకేతం మొత్తంగా చూడటం మరియు ప్రారంభంలో మరియు ముగింపు లో నగదు మరియు నగదు సమానమైన వాటిని చూడండి మీ దగ్గర ఎక్కువ నగదు ఉంటే మంచిది కాదు మీ దగ్గర చాలా తక్కువ నగదు ఉంటే రెగ్యులర్ యాక్టివిటీస్ చెల్లించడానికి కూడా డబ్బు ఉండదు కాబట్టి కంపెనీ వారి బ్యాలెన్స్లను కొద్దిగా పెంచినట్లు మీరు ఇక్కడ చూడవచ్చు మరీ ఎక్కువ నగదు కానీ మరీ తక్కువ నగదు కానీ ఉండకూడదు కాబట్టి మొత్తంగా నగదు ప్రవాహ ప్రకటన నుండి నేను పి ఎల్ మరియు బ్యాలెన్స్ షీట్ వైపు చూడటం లేదు మనము తరువాత నిష్పత్తులను మరియు విభాగాలను ఎలా విశ్లేషించాలో చర్చిద్దాము కాని ఈ కంపెనీ యొక్క నగదు ప్రవాహాన్ని చూసి వ్యాఖ్యలు చేయాలంటే ఆరోగ్యకరమైన సంకేతం అని చెప్పగలం వారు రోజువారి కార్యకలాపాల నుండి సానుకూల నగదు ప్రవాహాన్ని సృష్టించారు వారు సంవత్సరంలో పెట్టుబడి పెట్టారు పెట్టుబడి నుండి ప్రతికూల నగదు ప్రవాహం మరియు ఫైనాన్సింగ్ నుండి కొద్దిపాటి సానుకూలత కాబట్టి కంపెనీ వారు ఆరోగ్యకరమైన నగదు విధానం ద్వారా కార్యకలాపాల నుండి మంచి నగదు ప్రవాహాన్ని పొందగలుగుతున్నారు కాబట్టి మీరు నగదు ప్రవాహ ప్రకటనను బాగా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనము మొదట బ్యాలెన్స్ షీట్ గురించి చర్చించాము తరువాత మేము P L గురించి చర్చించాము ఈ రోజు మనం నగదు ప్రవాహం గురించి కూడా చర్చించాము ప్రాథమిక ఆర్థిక నివేదికలు అన్ని మీకు స్పష్టంగా అర్థం అయ్యా యని నేను ఆశిస్తున్నాను కార్పొరేట్ పాలన అకౌంటింగ్ యొక్క నైతిక భాగం అకౌంటింగ్ ఎలా ఉద్భవించింది ఎంట్రీలు ఎలా నమోదు చేయబడ్డాయి వంటి కొన్ని సంభావిత మరియు సైద్ధాంతిక అంశాలను రాబోయే సెషన్లలో చర్చిస్తాము మరియు మా కోర్సు యొక్క చివరి భాగంలో అంటే చివరి 4 5 సెషన్లలో మనము మళ్ళీ ఆర్థిక నివేదికలకు వెళ్తాము దీనిలో బ్యాలెన్స్ షీట్ పి ఎల్ మరియు నగదు ప్రవాహం తయారీ చర్చిస్తాము మరియు వాటిని నిష్పత్తులు ఉపయోగించి విశ్లేషించడానికి ప్రయత్నిస్తాము కానీ మీరు చాలా హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు మూడు స్టేట్మెంట్లను అర్థం చేసుకున్నారు దయచేసి వివిధ సంస్థల స్టేట్మెంట్లను చదవండి లేకుంటే కనీసం మీ కంపెనీ యొక్క స్టేట్మెంట్లను చదవండి మరియు సాధారణ పి ఎల్ మరియు బ్యాలెన్స్ షీట్లను సిద్ధం చేయడానికి ప్రయత్నించండి ఒకటి లేదా రెండు వారాల తరువాత మనము మరికొన్ని ప్రకటనలు తయారీకి వెళ్తాము చాలా ధన్యవాదాలు